ఈ ఉపన్యాసంలో మరియు తరువాతి మాడ్యూళ్ళలో ఈ పరిశ్రమ 4 0 అంటే ఏమిటి మరియు పరిశ్రమలను పరిశ్రమ 4 0 వైపు మార్చడానికి జరుగుతున్న విప్లవంలో భిన్నమైన మార్పులు ఏమిటి అనే దానిపై మనం అవగాహన చేసుకోబోతున్నాం కాబట్టి పరిశ్రమ 4 0 ప్రాథమికంగా పరిశ్రమలలో నాల్గవ విప్లవానికి అనుగుణంగా ఉంటుంది విప్లవం మీకు తెలిసినట్లుగా ఈ పదం యొక్క ఆంగ్ల అర్ధం ప్రాథమికంగా ఒక రకమైన మార్పు విషయాలు జరుగుతున్న విధానాన్ని మార్చడానికి కొన్ని ఆకస్మిక మార్పు అవసరం పనులు జరుగుతున్న విధానంలో ఆకస్మిక మార్పు కాబట్టి అది విప్లవం ఇంతకుముందు మీరు చేసిన విప్లవాలను పరిశీలిస్తే మేము 10000 సంవత్సరాల క్రితం వెనక్కి వెళితే మన పూర్వీకులు దూరపు పద్ధతుల ద్వారా ఆహారాన్ని సేకరించేవారు కాబట్టి ప్రాథమికంగా ఆహారాన్ని సేకరించడం వాటిని తీసుకురావడం సేకరించిన ఆహార పదార్థాలైన పండ్లు కూరగాయలు మొదలైన వాటి ద్వారా తినడం ఇంకా దూరపు ప్రవర్తన వ్యవసాయానికి రూపాంతరం చెందింది వివిధ పంటలు పండించారు వివిధ కూరగాయల మొక్కలు వివిధ పండ్లు ఆహార తోటలు ప్రారంభించారు ఈ పరివర్తన యొక్క ఫలితం వ్యవసాయం నుండి వ్యవసాయం వరకు ఉత్పత్తి పెరిగింది మరియు వివిధ మానవుల మధ్య కమ్యూనికేషన్ పెరిగింది జనాభా పెరుగుదల పెరగడంతో ఆహార ఉత్పత్తి పెరుగుదల ఉంది మనం 10000 సంవత్సరాల క్రితం దీని గురించి మాట్లాడుతున్నాము పారిశ్రామిక విప్లవం వచ్చింది ఇక్కడ కొత్త సాంకేతికతలు కొత్త యంత్రాలు ఉత్పత్తి చేయబడ్డాయి ఉత్పత్తి ప్రక్రియలకు కొత్త విధానాలు ప్రవేశపెట్టబడ్డాయి ఇది సాధారణ వ్యవసాయ కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థలతో ఆదిమ ఆర్థిక వ్యవస్థ నుండి మరింత దూకుడు యంత్ర ఆధారిత ఉత్పత్తి వ్యవస్థలకు ఆర్థిక వ్యవస్థను మార్చింది కాబట్టి అది పారిశ్రామిక విప్లవం పర్యవసానంగా ఆర్థిక నమూనాలు మారాయి సామాజిక నిర్మాణం పరిశ్రమలలో విప్లవంతో కొత్త సాంకేతిక పరిజ్ఞానాల ప్రవేశంతో కొత్త విధానాలతో ప్రతిదీ మారిపోయింది పారిశ్రామిక విప్లవం మళ్ళీ వివిధ దశలలో సాగింది తిరిగి 1760 నుండి 1840 వరకు ఇది మొదటి పారిశ్రామిక విప్లవం ఈ మొదటి పారిశ్రామిక విప్లవం ఆవిరి యంత్రం యొక్క ఆవిష్కరణ రైళ్ల పరిచయం చైతన్యం పెరిగింది రైల్వేల నిర్మాణం మొత్తం విప్లవాన్ని ప్రేరేపించింది కాబట్టి ఇది 1760 నుండి 1840 ల వరకు మొదటి పారిశ్రామిక విప్లవం సమయంలో ఉత్పత్తిలో యంత్రాల వినియోగానికి దారితీసింది రెండవ పారిశ్రామిక విప్లవం వచ్చింది ఇది 19 వ శతాబ్దం నుండి 20 వ శతాబ్దానికి పరివర్తన సమయంలో విద్యుత్ రాకతో మరియు సమాజంలో విద్యుత్ పెరుగుదలతో ఇది భారీ ఉత్పత్తికి దారితీసింది యంత్రాలు పెద్ద ఎత్తున విద్యుత్తును ఉపయోగించగలవు మరియు వేగంగా ఉత్పత్తి చేయగలవు మూడవ పారిశ్రామిక విప్లవం 1960 లలో జరిగింది ఆ సమయంలోనే కంప్యూటర్లు ప్రాచుర్యం పొందడం ప్రారంభించాయి కాబట్టి క్రమంగా కంప్యూటర్లు వేర్వేరు కంప్యూటర్లు మరియు కంప్యూటింగ్ పరికరాలు పెరిఫెరల్స్ మొదలైన వాటి పెరుగుదలతో పరిశ్రమలలో పరివర్తన కూడా జరిగింది పరిశ్రమలో డిజిటల్ టెక్నాలజీల వాడకం పెరిగింది డిజిటలైజేషన్లో కంప్యూటర్ల వాడకం మరొక విప్లవం మూడవ పారిశ్రామిక విప్లవం ఇది పరిశ్రమలో వస్తువులు మరియు వస్తువుల ఉత్పత్తిని మళ్ళీ పెంచింది సెమీకండక్టర్స్ మరియు సెమీకండక్టింగ్ పరికరాల పెరుగుదల కారణంగా ఉత్పత్తి జరిగింది ఇది కంప్యూటర్ల పెరుగుదలకు దాదాపు సమాంతరంగా ఉంది ఫలితంగా మెయిన్ఫ్రేమ్ కంప్యూటర్లు మరియు వ్యక్తిగత కంప్యూటర్లు వంటి కంప్యూటింగ్ టెక్నాలజీలలో పెరుగుదల ఉంది చివరికి ఈ వేర్వేరు కంప్యూటర్లు ఇంటర్నెట్ వరల్డ్ వైడ్ వెబ్ మధ్య కనెక్టివిటీ క్రమంగా ప్రారంభమైంది మరియు ఇవి ప్రాథమికంగా పరిశ్రమలలో యంత్రాల సామర్థ్యాన్ని పరిశ్రమలలోని ప్రక్రియలను తయారీ ప్రక్రియలను మరియు పరిశ్రమలలోని ఇతర ప్రక్రియలను మెరుగుపరచడానికి ప్రవేశపెట్టబడ్డాయి కాబట్టి ఇది మూడవ పారిశ్రామిక విప్లవం ఇది ప్రాథమికంగా పరిశ్రమలోని వివిధ యంత్రాలు మరియు తయారీ ప్రక్రియలలో కంప్యూటర్లు మరియు సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టింది నాల్గవ పారిశ్రామిక విప్లవం లేదా ఈ పరిశ్రమ 4 0 ఏదో ఉంది ఇది జర్మన్ ఆర్థిక వ్యవస్థలో మూలాన్ని కలిగి ఉంది కాబట్టి జర్మన్ ఆర్థిక వ్యవస్థను ఉద్ధరించడానికి 21 వ శతాబ్దం ప్రారంభంలో ఇది అవసరం మూడవ పారిశ్రామిక విప్లవం ద్వారా వ్యక్తిగత పారిశ్రామిక ఐటి మౌలిక సదుపాయాలు కలిగిన పరిశ్రమలు ఉన్నాయి కానీ ఎలా ఉత్పత్తిని మరింత వేగంగా మెరుగుపరుస్తాము మరియు ప్రక్రియలను మరింత సమర్థవంతంగా చేయగలం కాబట్టి పనులు ఎలా చేయవచ్చో ప్రజలు ఆలోచించారు విభిన్న సెన్సార్లు మరియు సెన్సింగ్ టెక్నాలజీలు ఉన్నాయి అవి బాగా ప్రాచుర్యం పొందాయి నాల్గవ పారిశ్రామిక విప్లవం సాధారణ మౌలిక సదుపాయాలు ఐటి మౌలిక సదుపాయాలతో పాటు సెన్సార్లు యాక్యుయేటర్లను ప్రవేశపెట్టడంతో ఇంటర్నెట్ ప్రాథమికంగా కంపెనీలలో ప్రస్తుతం ఉన్న ఐటి ఆధారిత మౌలిక సదుపాయాలను మరింత సమర్థవంతమైన వాటికి అనుసంధానించబడిన సున్నితమైన యంత్రాలకు మార్చగలిగింది ఇది నాల్గవ పారిశ్రామిక విప్లవం లేదా పరిశ్రమ 4 పరిశ్రమ 4 0 లేదా నాల్గవ పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది సెన్సార్లు మరియు యాక్యుయేటర్లు పరిమాణం చాలా తక్కువ చౌక మరియు శక్తివంతమైనవి కాబట్టి ప్రాథమికంగా పరిశ్రమలో 4 0 లో చిన్న సైజులు సెన్సార్లు యాక్యుయేటర్లు మరింత శక్తివంతమైన ఇంటర్నెట్ మరియు ఐటి మౌలిక సదుపాయాలు మరియు స్వయంప్రతిపత్తి పర్యవేక్షణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వీటన్నింటినీ కలిపి ఉపయోగించడం జరుగుతోంది కంప్యూటర్లు మరింత అధునాతనమయ్యాయి అవి పరిమాణంలో చిన్నవి కానీ చాలా శక్తివంతమైనవి తక్కువ శక్తిని తీసుకుంటాయి ఈ కంప్యూటర్లను ఏకీకృతం చేయవచ్చు మరియు కలిసి కనెక్ట్ చేయవచ్చు ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు సమాజాలు మరియు వివిధ పరిశ్రమల యొక్క సమూల పరివర్తనకు దారితీసింది కాబట్టి నాల్గవ పారిశ్రామిక విప్లవం ఈ పదాన్ని రెండవ యంత్ర యుగంగా MIT నుండి ప్రొఫెసర్ ఎరిక్ మరియు అదే సంస్థ నుండి ఆండ్రూ మకాఫీ ఉపయోగించారు కాబట్టి పారిశ్రామిక నాల్గవ పారిశ్రామిక విప్లవానికి పర్యాయపదమైన పరిశ్రమ 4 0 ఇండస్ట్రీ 4 0 అనే పదాన్ని 2011 లో జర్మనీలోని హన్నోవర్ ఫెయిర్లో రూపొందించారు కాబట్టి కొన్ని సంవత్సరాల క్రితం 2011 లో మొత్తం ప్రారంభమైంది ఇప్పుడు పరిశ్రమలలో ఈ రకమైన పరివర్తన ద్వారా సెన్సార్లు యాక్యుయేటర్లు కంప్యూటర్లు ఐటి మౌలిక సదుపాయాల సహాయంతో మరింత సమర్థవంతమైనది పరిమాణంలో చిన్నది చౌకైనది మరియు అన్నింటినీ కలిపి ఈ నాల్గవ పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది కాబట్టి నాల్గవ పారిశ్రామిక విప్లవం యొక్క పరిధి ఏమిటి స్మార్ట్ కనెక్ట్ చేసిన యంత్రాలు ఇంటర్నెట్ పని కమ్యూనికేషన్ విభిన్న స్వతంత్ర యంత్రాలను అనుసంధానించడం సాధారణంగా ఇవి అన్ని ఐటి తో నడిచేవి కంప్యూటర్ తో నడిచేవి మరియు స్మార్ట్ అంటే మనం స్మార్ట్నెస్ కోసం భిన్నంగా ఉపయోగిస్తున్నాము మనకు స్వయంప్రతిపత్త పద్ధతిలో ముందుకు తీసుకెళ్లవచ్చు అది ప్రాథమికంగా స్మార్ట్నెస్ అంటారు చిన్న చౌక శక్తి సమర్థవంతమైన సెన్సార్లు మరియు యాక్యుయేటర్లను ప్రవేశపెట్టడం వలన యంత్రాలు మరియు కనెక్ట్ చేయబడిన యంత్రాలను తెలివిగా తయారుచేయడం సాధ్యమైంది స్మార్ట్ ఫ్యాక్టరీలు ప్రాథమికంగా ఒకే రకమైన భావన సాధారణ యంత్రాలకు మించి విస్తరించబడ్డాయి అయితే మొత్తం ఫ్యాక్టరీ కార్యకలాపాలు కర్మాగారంలో యంత్రాలు ఉన్నాయి ఇవన్నీ అనుసంధానించబడిన సెన్సార్లు కనెక్ట్ చేయబడిన యంత్రాలు మరియు పరిశ్రమలలో మరియు ఇతర వాటితో తెలివిగా తయారయ్యాయి అప్పుడు నానోటెక్నాలజీ పునరుత్పాదక శక్తి క్వాంటం కంప్యూటింగ్ బయోటెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ వంటి ఆవిష్కరణలు జన్యు శ్రేణి వంటి ఆవిష్కరణలు వచ్చాయి అంతా కలిసి మొత్తం వృద్ధికి సహాయపడింది ఐటి సెన్సింగ్ టెక్నాలజీ సెన్సార్ నెట్వర్క్లు మనకు బయోటెక్నాలజీ ఉంది జీన్ సీక్వెన్సింగ్ డిఎన్ఎ సీక్వెన్సింగ్ మరియు మొదలైనవి నానోటెక్నాలజీ మరియు క్వాంటం కంప్యూటింగ్ కలిసి ప్యాక్ చేయబడిన ప్రతిదీ నాల్గవ పారిశ్రామిక యుగానికి పరివర్తనకు సహాయపడుతుంది ఇది పరిశ్రమ 4 నాల్గవ పారిశ్రామిక విప్లవంలో కొంత లోతైన మరియు క్రమమైన మార్పు జరిగింది ఈ మార్పు తో భారీ ఆవిష్కరణ భారీ సాంకేతికతలు ప్రవేశపెట్టబడ్డాయి మరియు ఈ విసృతమైన సాంకేతికతలు మరియు ఆవిష్కరణ స్కేల్ మరియు స్కోప్ రెండింటిలోనూ జరిగింది స్కోప్ అనేక రెట్లు పెరిగింది నాల్గవ పారిశ్రామిక విప్లవం యొక్క ఆవిష్కరణ యొక్క స్థాయి మరియు పరిధి ప్రాథమికంగా నేటి తీవ్రమైన విసృతమైన మరియు సాంకేతిక పరిజ్ఞానంలో ఆవిష్కరణ మరియు తదనుగుణంగా పరిశ్రమల పరివర్తనను నిర్వచించింది కాబట్టి అలీబాబా వంటి కంపెనీలు భారతదేశంలోని ఉబెర్ ఎయిర్బిఎన్బి అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు ఈ కంపెనీలన్నీ తప్పనిసరిగా గతంలో కార్యకలాపాలు డెలివరీలు నిర్వహిస్తున్న విధానాన్ని మారుస్తున్నాయి ప్రస్తుతం విషయాలు జరుగుతున్న తీరు అంతా మారిపోయింది పరిశ్రమలు మరియు వాటి కార్యకలాపాలను మార్చడానికి ఇవి క్లౌడ్ సెన్సార్ నెట్వర్క్లు డ్రోన్లు నెట్వర్క్డ్ డ్రోన్లు మరియు అనేక ఇతర సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తున్నాయి కాబట్టి ఈ కంపెనీలు పనిచేస్తున్న కొత్త మార్గాలు ఇవి ఉదాహరణకు ఐఫోన్ 2007 లో ప్రారంభించబడింది కానీ అప్పటి నుండి కొన్ని సంవత్సరాలలో మాత్రమే బిలియన్ల స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం భారీగా ఉత్పత్తి అవుతున్నాయి కాబట్టి ఈ సాంకేతిక పరిజ్ఞానం చొచ్చుకుపోవడం ఎలా జరుగుతుందో మరియు అవి ఎంత వేగంగా జరుగుతున్నాయి మరియు అవి ఏ స్థాయిలో జరుగుతున్నాయి అని మీరు చూశారు కాబట్టి ఇవన్నీ ఈ నాల్గవ పారిశ్రామిక యుగంలో జరుగుతున్న మార్పు క్రమబద్ధమైన మరియు లోతైన మార్పుల పరంగా జరుగుతున్న విభిన్న దృగ్విషయాల వంటివి గూగుల్ ప్రస్తుతం ప్రపంచాన్ని ఎలా మారుస్తుందో మనందరికీ తెలిసిన గూగుల్ కంపెనీని తీసుకోండి 2010 లో మనలో చాలా మందికి కొద్ది సంవత్సరాల క్రితమే తెలిసినట్లుగా గూగుల్ ప్రాథమికంగా పూర్తిగా స్వయంప్రతిపత్తమైన కారును ప్రకటించింది స్వీయ నావిగేట్ కార్లు పూర్తిగాఉన్నాయని మేము ఇప్పటికే చూశాము స్వయంప్రతిపత్తమైన కార్లు ఇప్పటికే రోడ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషీన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీల వాడకం పెరగడం కూడా చాలా ముఖ్యమైనది ఇది ఈ రకమైన కొత్త టెక్నాలజీలను రియాలిటీగా మారుస్తుంది కాబట్టి మార్పు యొక్క వేగం మాత్రమే కాదు మార్పు యొక్క స్థాయి లోతైన మార్పు రెండూ చాలా సమానంగా ముఖ్యమైనవి మరియు వేగవంతమైన వేగంతో పెరుగుతున్నాయి కాబట్టి 1990 నుండి డెట్రాయిట్ ప్రాంతంలో యుఎస్ లో వివిధ పరిశ్రమ దిగ్గజాలు ఉన్నాయి వీటిలో రాజధానుల పరంగా 36 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఉంది వారి మొత్తం ఆదాయాలు సుమారు 250 బిలియన్ యుఎస్ డాలర్ల క్రమంలో ఉన్నాయి మరియు ఆ ప్రాంతంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య సుమారు 1 2 మిలియన్లు 2014 లో మీరు సిలికాన్ వ్యాలీలో చూస్తే వివిధ పరిశ్రమ దిగ్గజాలు కలిసి 1 09 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ కలిగి ఉన్నాయి కాబట్టి రాజధాని అనేక రెట్లు పెరిగింది మరోవైపు మీరు 1990 లలో డెట్రాయిట్ ప్రాంతంలో సిలికాన్ వ్యాలీ ప్రాంతంలో ఈ పరిశ్రమ దిగ్గజాలతో చూస్తే ఉద్యోగుల సంఖ్య 137000 మాత్రమే పరిశ్రమలలో ఉపయోగించబడుతున్న మానవశక్తి సంఖ్య గణనీయంగా తగ్గింది 1 2 మిలియన్ ఉద్యోగులు స్థానంలో 1 37 లక్షల మంది ఉద్యోగులు వాడుతున్నారు మరోవైపు క్యాపిటలైజేషన్ అనేక రెట్లు పెరిగింది శ్రామిక శక్తి తగ్గిన సంఖ్యతో మనం పరిశ్రమల యొక్క క్యాపిటలైజేషన్ మరియు వృద్ధి విలువ యొక్క సంఖ్యను పెంచగలుగుతున్నాము పర్యవసానంగా వివిధ అమ్మకాల నుండి పొందిన ఆదాయం కూడా పెరిగింది ఉపాంత ఖర్చులతో డిజిటల్ వ్యాపారం తక్కువ మంది కార్మికులతో నేటి సంపద యొక్క యూనిట్ను సృష్టిస్తుంది మనం సంపదను పెంచుకోగలుగుతున్నాము కాని తక్కువ మంది కార్మికుల వాడకంతో మరియు డిజిటలైజేషన్ ప్రవేశపెట్టడం ద్వారా ఇది సాధ్యమైంది వ్యాపారం సమాచార వస్తువులను అందిస్తుంది ఇది వాస్తవంగా సున్నా రవాణా మరియు ప్రతిరూపణ ఖర్చును కలిగి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ వంటి సంస్థలను పరిగణించండి వారు సమాచార కేంద్రీకృత ఉత్పత్తులు మరియు వస్తువులను సరఫరా చేయగలరు మరియు ఇది చాలా మూలధన వస్తువులను రవాణా ఖర్చులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేయడం మరియు లాజిస్టిక్స్ కలిగి ఉన్న ఉత్పాదక పరిశ్రమల మాదిరిగా కాకుండా రవాణా ఖర్చు దాదాపుగా సున్నా ఉంది డిజిటలైజేషన్ మరియు అధునాతన ఐటి మరియు ఇతర సాంకేతిక పరిజ్ఞానాల పరివర్తన పరిచయానికి ఈ పరిశ్రమ 4 0 విప్లవంలో స్కేలింగ్ను పెంచుతుంది పరిశ్రమ 4 0 యొక్క ఈ సందర్భంలో డిజిటల్ ఫాబ్రికేషన్ టెక్నాలజీస్ జీవ ప్రపంచంతో కమ్యూనికేట్ చేయగలవు ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం యొక్క పురోగతి ద్వారా శారీరక వ్యవస్థల లోపల మనకు వేర్వేరు సెన్సార్లను కలిగి ఉండటానికి అవకాశం ఉంది ఈ సెన్సార్లు మరియు ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు మానవులకు వెలుపల ఉన్న బాహ్య ప్రపంచంతో కమ్యూనికేట్ చేయగలవు ప్రాథమికంగా మానవుని ద్వారా వెళ్ళకుండా లేదా మానవుడి ద్వారా లేదా రోగి వాస్తవానికి ఏమి జరుగుతుందో తెలుసుకోకుండా మానవుడిలో కొన్ని శారీరక ఆపరేషన్లు చేయడానికి రిమోట్గా సిగ్నల్స్ మానవ శరీరానికి పంపబడే అవకాశం ఉంది ఈ కొత్త టెక్నాలజీలన్నింటినీ ప్రవేశపెట్టడంతో ఈ విషయాలు సాధ్యమే పర్యవసానంగా ఈ నాల్గవ పారిశ్రామిక విప్లవం జీవ వ్యవస్థల పరివర్తన సాధ్యమైంది ఇప్పుడు మానవ శరీరంలోని జీవఅణువులు పనిచేసే విధానాన్ని మార్చడం కూడా సాధ్యమే శరీరంలోని విభిన్న జన్యువులను క్రమం చేయడం సాధ్యపడుతుంది శరీరంలోని డీఎన్ఏను మార్చడం కూడా సాధ్యమే ఈ విభిన్న సాంకేతిక పరిజ్ఞానాలు ఐటి బయోటెక్నాలజీ నానోటెక్నాలజీ మరియు క్వాంటం టెక్నాలజీని ప్రవేశపెట్టడంతో తీవ్ర మార్పుల వల్ల ఈ విషయాలు సాధ్యమవుతాయి కాబట్టి డిజైనర్లు మరియు architects ఇప్పుడు గణన రూపకల్పన మెటీరియల్ ఇంజనీరింగ్ సింథటిక్ జీవశాస్త్రం మరియు మొదలైనవి ఇప్పుడు కలుపుతున్నారు పర్యవసానంగా వారు వస్తువుల సంఖ్య యొక్క ఉత్పత్తి సంఖ్యను పెంచగలుగుతారు ఈ విభిన్న సాంకేతిక పరిజ్ఞానాలు ఉపయోగించడం ద్వారా వస్తువుల ఉత్పత్తిని పెంచవచ్చు మరియు వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించడం ద్వారా ఈ వస్తువులు కూడా ఉత్పత్తి చేయబడుతున్నాయి ఈ ఉత్పత్తులను మార్చడం ఇప్పుడు సులభం మరియు ఈ ఉత్పత్తులు వాటి పని చేసే వాతావరణం లో విభిన్న మార్పులకు అనుగుణంగా ఉంటాయి నాల్గవ పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో AI లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వర్చువల్ అసెస్మెంట్ ట్రాన్సిషనల్ సాఫ్ట్వేర్ కొత్త ఔషధాల వాడకంతో సాధ్యమవుతుంది సిరి అనే అప్లికేషన్ గురించి అందరికీ తెలుసు సిరి ప్రాథమికంగా ఏమీ కాదు కానీ వాయిస్ సెర్చ్ యొక్క అనువర్తనం ఇది ఆపిల్ ఉత్పత్తి ఇది ప్రాథమికంగా కృత్రిమ మేధస్సు గుర్తించి ఇంటర్నెట్లో శోధించడం సాధ్యం చేస్తుంది మరియు ఇది విండోస్ కోర్టానాకు చాలా పోలి ఉంటుంది AI మెషీన్ లెర్నింగ్ యొక్క బలాన్ని ఉపయోగించడం ద్వారా ఇది ప్రాథమికంగా వాయిస్ సెర్చ్ చేస్తుంది కాబట్టి వేర్వేరు డ్రైవర్లు ఉన్నారు ఈ డ్రైవర్లు ప్రాథమికంగా ఈ మార్పును నడుపుతున్నారు శాస్త్రీయ పురోగతి పరంగా మార్పు కొత్త టెక్నాలజీల పరిచయం మెగాట్రెండ్స్లో మార్పుల పరంగా ప్రస్తుత పరివర్తన జరుగుతోంది భవిష్యత్ పరివర్తన టిప్లింగ్ పాయింట్లు ఈ సాంకేతిక పరిజ్ఞానాలన్నింటినీ ప్రవేశపెట్టడంతోప్రస్తుతం ప్రతిదీ జరుగుతోంది ఇటీవలి సాంకేతిక పరిజ్ఞానాలను ప్రవేశపెట్టడం మరియు డిజిటలైజేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీల యొక్క విస్తృతమైన సామర్థ్యాన్ని ఉపయోగించడం లేదా పెంచడం వల్ల ఈ మెగాట్రెండ్స్ జరుగుతున్నాయి యంత్రాల భౌతిక పరివర్తన పరంగా తయారీ యంత్రాలు డిజిటల్ పరివర్తన ఐటి పరిచయం పరంగా బయోటెక్నాలజీ బయోటెక్నాలజీ వ్యవస్థల పరిచయం ద్వారా జీవ పరివర్తన ఇవన్నీ కొత్త మెగాట్రెంట్లు ప్రస్తుతం జరుగుతున్నాయి భౌతిక మెగాట్రెండ్ల పరంగా మనకు ఇప్పుడు స్వయంప్రతిపత్త వాహనాలు ఉన్నాయి స్వయంప్రతిపత్త వాహనాలు ఇప్పటికే ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు అటానమస్ ట్రక్కులు అటానమస్ డ్రోన్లు ఉన్నాయి డ్రోన్లు ప్రాథమికంగా స్వయంప్రతిపత్తమైన స్వీయ నడిచే వాయుమార్గాన వాహనాలు ఇక్కడ సాధారణంగా పైలట్ లేదా ఎలాంటి మానవ పైలట్ లేదా మెషిన్ పైలట్ ఉండరు విమానాలు డ్రైవర్ లేని విమానాలు ఇప్పుడు రియాలిటీ డ్రైవర్ లేని పడవలు మరియు చాలా మంది ముఖ్యంగా వ్యవసాయంలో ప్రజలు ఇప్పుడు డ్రైవర్ లేని డ్రైవర్ లేని ట్రాక్టర్ల వాడకం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి కృత్రిమ మేధస్సు మరియు రోబోటిక్స్లో పురోగతి పరిచయం మరియు వాడకంతో ఇవన్నీ సాధ్యమే 3 డి ప్రింటర్లు ప్రాథమికంగా యంత్రాలకు 3 డి ప్రింటర్లు ఏదైనా ఆకారాన్ని ఇస్తాయి వారు పేర్కొన్న ఆకారం ప్రకారం ఒక నిర్దిష్ట ఉత్పత్తిని తయారు చేస్తారు 3 డి ప్రింటర్లు విండ్ టర్బైన్లు మరియు మెడికల్ ఇంప్లాంట్లలో అనువర్తనాలను కలిగి ఉన్నాయి ఆటోమోటివ్ పరిశ్రమలలో అధునాతన రోబోటిక్స్ విభిన్న రోబోటిక్స్ రోబోటిక్ పరికరాలు కనెక్ట్ చేయబడిన రోబోటిక్ పరికరాలు ఉపయోగించబడుతున్నాయి రోబోటిక్ శస్త్రచికిత్స కోసం రోబోట్లను మెడికల్ డొమైన్లో కూడా ఉపయోగిస్తారు రోబోటిక్ సర్జరీ ప్రాథమికంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయం రోబోట్లు మరియు వ్యవసాయ రోబోట్లలో వాటి ఉపయోగం మరియు నర్సింగ్లో వాటి ఉపయోగం కనెక్ట్ చేయబడిన రోబోటిక్స్ అనేది వ్యవసాయ రంగాలలో ఆటోమోటివ్ పరిశ్రమలలో ఇప్పుడు సర్వసాధారణం మనమే కొన్ని రోబోట్లను అభివృద్ధి చేసాము అవి వ్యవసాయ క్షేత్రంలో కొన్ని విత్తనాలను వేస్తాయి కాబట్టి రోబోటిక్స్ మరియు కనెక్ట్ చేయబడిన రోబోట్ల అభివృద్ధితో ఇవన్నీ వివిధ పారిశ్రామిక రంగాలలో జరుగుతున్న ఈ పురోగతులు క్రొత్త పదార్థాలు ఇప్పుడు ప్రాథమికంగా వాస్తవికత కలిగి ఉంది నానోటెక్నాలజీ గ్రాఫేన్ కార్బన్ నానోట్యూబ్ల వాడకం కూడా ఈ పదార్థాలను తేలికగా బలంగా విమానయాన పరిశ్రమల వంటి వివిధ అప్లికేషన్ డొమైన్లలో ఇతర ఉత్పాదక పరిశ్రమలకు ఉపయోగించటానికి వేర్వేరు అధునాతన లక్షణాలను కలిగి ఉంది డిజిటల్ పరివర్తన జరుగుతోంది సెన్సార్ల పరిచయం కనెక్ట్ చేయబడిన సెన్సార్లు కనెక్ట్ చేయబడిన యాక్యుయేటర్లు ఇవన్నీ విషయాల ఇంటర్నెట్ వాడకం గురించి చెబుతున్నాయి సెన్సార్లు RFID లు NFC లు ప్యాకేజీ డెలివరీ యొక్క ట్రాకింగ్ సాధారణంగా కొరియర్ కంపెనీలచే ఉపయోగించబడుతున్నాయి ఇది చాలా సాధారణం ఈ నాల్గవ పారిశ్రామిక విప్లవంలో కాంప్లెక్స్ సరఫరా గొలుసు పర్యవేక్షణ వ్యవస్థలు అన్నీ ఒక వాస్తవికత కలిగి ఉంది డిజిటల్ కరెన్సీల వాడకం గురించి మనమందరం విన్నాం ఉదాహరణకు బిట్కాయిన్ అటువంటిది మరియు బ్యాంక్ లావాదేవీలు మరియు ప్రభుత్వ లావాదేవీలను భద్రపరచడానికి బ్లాక్ చైన్ వాడకం మరియు మొదలైనవి ఉబెర్ వంటి సంస్థలు రవాణా నమూనాలను మారుస్తున్నాయి కార్ పూలింగ్ ఈ కంపెనీలు సంపాదించే ఆదాయాన్ని పెంచింది కాబట్టి మొత్తంగా ఇంధన వినియోగం తగ్గడం మరియు తత్ఫలితంగా కార్ పూలింగ్ వాడకం ద్వారా పర్యావరణంలో కాలుష్యాన్ని తగ్గించడం ఇంధన వినియోగం తగ్గడం ఆదాయంలో పెరుగుదల ఈ విభిన్న కార్లు మరియు వాహనాలన్నీ అనుసంధానించబడి ప్రతిదీ చాలా స్మార్ట్ గా చేస్తుంది తక్షణమే ఏ కారు ఎక్కడ ఉంది మరియు లభ్యత స్థితి ఏమిటి మరియు అనవసరమైన కాలుష్యం నుండి పర్యావరణాన్ని రక్షించడం ఈ విషయాలన్నీ ఇప్పుడు సాధ్యమే జీవ పరివర్తనాలు జీన్ సీక్వెన్సింగ్ డిఎన్ఎ రైటింగ్ సిఫారసు వ్యవస్థలు వంటి విభిన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబిస్తాయి కాబట్టి ఫిజియోలాజికల్ డొమైన్లో సిఫారసు చేసే వ్యవస్థ లో మీరు కొన్ని పరమాణు ఉత్పత్తి చేయబడి రాగల నిర్దిష్ట మానవునికి సిఫారసు అందించబడుతుంది సెల్ సవరణ ఇప్పుడు సాధ్యమే మరియు ఆధునిక జన్యు ఇంజనీరింగ్ కూడా ఒక రియాలిటీ టిప్పింగ్ పాయింట్లు లేదా భవిష్యత్తులో వస్తున్న మార్పులు కాబట్టి ప్రాథమికంగా 2025 నాటికి మనకు వేర్వేరు దుస్తులు విభిన్న బట్టలు ఇంటర్నెట్కు అనుసంధానించబడి ఉంటాయని భావిస్తున్నారు అందరికీ అపరిమిత మరియు ఉచిత నిల్వ అందుబాటులో ఉంటుంది ఇంటర్నెట్కు కనెక్ట్ చేయబడిన ట్రిలియన్ల సెన్సార్లు ఉంటాయి మరియు మనం ఒక ప్రపంచాన్ని కలిగి ఉండబోతున్నాము అక్కడ కొంతమంది రోబోటిక్ ఫార్మసిస్ట్లు ఉంటారు ఇది ఔషధ పరిశ్రమలో సహాయం చేయబోతోంది దీనితో మనం నాల్గవ పారిశ్రామిక విప్లవ ఉపన్యాసం ముగింపుకు వచ్చాము మనం అర్థం చేసుకున్నాము ఈ నాల్గవ పారిశ్రామిక విప్లవం ఏమిటి మనం చూసిన మునుపటి మూడు పారిశ్రామిక విప్లవాలు ఏమిటి ఈ నాల్గవ పారిశ్రామిక విప్లవ యుగంలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు AI వంటి సాంకేతిక పరిజ్ఞానాలలో వచ్చిన కొత్త విషయాలు సిరి వంటివి కనెక్ట్ చేయబడిన రోబోట్లు స్వతంత్ర రోబోట్లు వ్యవసాయం వైద్య పరిశ్రమలు తయారీ పరిశ్రమలు వంటి వివిధ అప్లికేషన్ డొమైన్లలో స్మార్ట్ రోబోట్లు ఉపయోగించబడుతున్నాయి భవిష్యత్తులో రాబోయే సాంకేతిక పరిజ్ఞానాలు మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అకాడెమియాలోని వివిధ ప్రయోగశాలలలో మరియు పరిశ్రమలలో R D పరిశ్రమలలో జరుగుతున్న చాలా పరిశోధనా పదాలు ఈ విషయాలన్నీ మనం చర్చించాము ఈ పరివర్తనాలు క్రమంగా ఎలా జరుగుతున్నాయో కూడా మనం చూశాము మరియు జరుగుతున్న ఈ పరివర్తనాలన్నిటి ప్రయోజనం ఏమిటి కాబట్టి దీనితో కూడా మనం ముగింపుకు వచ్చాము వీటిలో కొన్నింటి గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే మీరు వెళ్లాలనుకునే కొన్ని సూచనలు ఇవి మీరు ఇంటర్నెట్లో శోధిస్తే లేదా ఇక్కడ జాబితా చేయబడిన పుస్తకాల వంటి సంబంధిత పుస్తకాలను చూస్తే ఇంకా చాలా సూచనలు ఉన్నాయి దీనితో మనం ముగింపుకు వస్తాము ధన్యవాదాలు